చివరి తరగతిలో మనము సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ యొక్క పెరామీటర్ లను కనుక్కోవడం ఈక్వివలెంట్ సర్క్యూట్ పెరామీటర్ లను కనుక్కోవడం గురించి చూశాము అందుకోసం మనము వాస్తవానికి రెండు టెస్ట్ లను ఉపయోగించాము ఒకటి ఓపెన్ సర్క్యూట్ టెస్ట్ మరొకటి షార్ట్ సర్క్యూట్ టెస్ట్ ఇవి మనము చూసిన రెండు టెస్ట్ లు మరియు ఓపెన్ సర్క్యూట్ టెస్ట్ లో మనము మూడు రీడింగులు V0 I0 మరియు W0 లను పొందుతామని చెప్పుకున్నాము మరియు షార్ట్ సర్క్యూట్ టెస్ట్ లో మనము మళ్ళీ మూడు రీడింగులు VSC ISC మరియు WSC లను పొందుతామని చెప్పుకున్నాము ఓపెన్ సర్క్యూట్ టెస్ట్ లో W0గా మనకు లభించే రీడింగ్ ఐరన్ లాసెస్ కు మాత్రమే అనుగుణంగా ఉంటుందని చెప్పుకున్నాము అందులో ఎటువంటి కాపర్ లాస్ ఉండవు ఎందుకంటే మీరు నిజంగా ఓపెన్ సర్క్యూట్ మరియు షార్ట్ సర్క్యూట్ టెస్ట్ లు రెండింటికీ కలిపి అనుగుణమైన ఈక్వివలెంట్ సర్క్యూట్ గురించి ఆలోచిస్తే నేను సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ కోసం ఈక్వివలెంట్ సర్క్యూట్ ను కొంత వరకూ ఇలా కలిగి ఉంటాను నేను ఓపెన్ సర్క్యూట్ టెస్ట్ ను చూస్తున్నట్లయితే నేను దీనిని ఓపెన్ సర్క్యూట్ కండిషన్లో కలిగి ఉండబోతున్నాను అంటే ఇక్కడ ప్రవహించే కరెంట్ ఏదైతే నేను I2 అని పిలుస్తున్నానో అది సున్నాకి సమానం అవుతుంది మరియు ఒకవేళ నేను వాస్తవానికి ఇక్కడ ప్రవహిస్తున్న కరెంట్ను చూస్తున్నట్లయితే అది ఓపెన్ సర్క్యూట్ కండిషన్ లో I1అవుతుంది వాస్తవానికి ఓపెన్ సర్క్యూట్ కండిషన్ లో ఇక్కడ ప్రవహించేది IC ఇది వాస్తవానికి కరెంటు యొక్క కోర్ లాస్ కాంపోనెంట్ కు అనుగుణంగా ఉంటుంది మరియు Imఇది కరెంటు యొక్క మ్యాగ్నెటైజింగ్ కాంపోనెంట్ కు అనుగుణంగా ఉంటుంది కాబట్టి I1 ఈ రెండు కరెంటులు IC మరియు Im ల మొత్తానికి సమానంగా ఉంటుంది ఇది నిజానికి I0 కావున నేను రేటెడ్ వోల్టేజ్ V0 అప్లై చేసినప్పుడు ఓపెన్ సర్క్యూట్ కండిషన్లో ట్రాన్స్ఫార్మర్ ద్వారా ప్రవహించే కరెంట్గా I0 మాత్రమే కలిగి ఉంటాను కాబట్టి V0 నేను అప్లై చేస్తున్న రేటెడ్ వోల్టేజ్ అవుతుంది కాబట్టి ఈ కండిషన్ లో నేను ఇలా కలిగి ఉండి పోతున్నాను మనము ఇప్పటికే I0 అనేది నా Irated లో దాదాపు 5 శాతం మాత్రమే ఉంటుందని చెప్పుకున్నాము కావున నేను R1 మరియు X1 లలో కలిగే డ్రాప్ ను చూస్తున్నట్లయితే R1 మరియు X1 లలో కలిగే డ్రాప్ అనేది I0R1jX1 అవుతుంది ఇది చాలా తక్కువగా ఉంటుంది ఈ కారణంగా నేను ఈ డ్రాప్ నెగ్లెక్ట్ చేయగలిగినంత చిన్నదిగా పొందబోోతున్నాను కాబట్టి ఓపెన్ సర్క్యూట్ కండిషన్ లో R1 మరియు X1 లలో వచ్చే డ్రాప్ I0R1jX1 అనేది నెగ్లెక్ట్ చేయగలిగినంత తక్కువగా ఉంటుంది మరియు సెకండరీ వైపు కరెంట్ లేదు కాబట్టి I02R1 ను నెగ్లెక్ట్ చేయగలము అందువలన మనము ఓపెన్ సర్క్యూట్ కండిషన్ లో మనము కాపర్ లాస్ నెగ్లెక్ట్ చేయవచ్చు అదేవిధంగా ఒకవేళ నేను వాస్తవానికి I02R2 చూస్తే R2 ద్వారా కరెంట్ ప్రవహించదు ఎందుకంటే సెకండరీ ఓపెన్ సర్క్యూట్ అయివున్నది అందువలన నేను ఓపెన్ సర్క్యూట్ కండిషన్లో కాపర్ లాసెస్ ను పరిగణనలోకి తీసుకోను కాబట్టి ఓపెన్ సర్క్యూట్ కండిషన్లో ప్రాథమికంగా నాకు లభించే W0 విలువ ఐరన్ లాసెస్ కు సమానమని నేను చెప్పగలను కాపర్ లాసెస్ అస్సలు పరిగణించబడవు అదే విధంగా ఒక వేళ షార్ట్ సర్క్యూట్ కండిషన్లో నేను పొందే లాసెస్ యొక్క విలువ ఏమిటో చూడటానికి ప్రయత్నిస్తే షార్ట్ సర్క్యూట్ కండిషన్లో నేను అప్లై చేసే వోల్టేజ్ VscReqjXeqIrated అవుతుంది Req సాధారణంగా Z లేదా Zload లో 1 శాతం లేదా 2 శాతం మాత్రమే ఉంటుంది అదేవిధంగా Xeq కూడా Zload లో 3 నుండి 5 శాతం మాత్రమే ఉంటుంది కాబట్టి మొత్తంమీద నేను దీనిని VSC అని పిలుస్తే ఇది షార్ట్ సర్క్యూట్ కండిషన్లో వోల్టేజ్ డ్రాప్ అవుతుంది ఇది Vratedలో కేవలం 5 శాతం లేదా 5 శాతం కంటే తక్కువ ఉంటుంది ఒక వేళ ఇది Vratedలో 5 శాతం కంటే తక్కువగా అంటే అప్పుడు నేను అప్లై చేసే వోల్టేజ్ Vratedలో 5 శాతం కన్నా తక్కువ అని చెప్పగలను కనుక ఇది Vratedలో 5 శాతం కంటే తక్కువగా ఉంటే అప్పుడు నేను తప్పనిసరిగా Vf ను ఫ్లక్స్ గా కలిగి ఉండబోతున్నాను కాబట్టి ఫ్లక్స్ Vf కు అనులోమానుపాతంలో ఉంటుంది దీనివల్ల నేను దీనిని 0 05Vrated50Hzఅని వ్రాయగలను దీనివల్ల వాస్తవానికి నేను షార్ట్ సర్క్యూట్ కండిషన్లో ఫ్లక్స్ రేటెడ్ ఫ్లక్స్లో 5 శాతం కన్నా తక్కువగా కలిగి ఉంటాను కాబట్టి షార్ట్ సర్క్యూట్ కండిషన్ లో ఫ్లక్స్ స్క్వేర్కు అనులోమానుపాతంలో ఉండే ఐరన్ లాసెస్ చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి లాసెస్ WSC విలువ కాపర్ లాసెస్ ను మాత్రమే సూచిస్తుంది కాబట్టి మనము ప్రాథమికంగా ఓపెన్ సర్క్యూట్ కండీషన్ లేదా ఓపెన్ సర్క్యూట్ టెస్ట్ కండిషన్ సమయంలో ఊహించుకునే విషయాలు ఏవనగా మనం మొదటిగా చెప్పబోయేది ఏమిటంటే లాసెస్ అనేవి ఐరన్ లాసెస్ మాత్రమే మరియు ప్రైమరీలో కాపర్ లాసెస్ నెగ్లెక్ట్ చేయబడతాయి మరియు సెకండరీ ఓపెన్ సర్క్యూట్ అయినందున సెకండరీ కాపర్ లాసెస్ ఉండవు అదేవిధంగా షార్ట్ సర్క్యూట్ కండీషన్లో ఊహించుకునే విషయాలు ఏవనగా మనము చూసే లాసెస్ ను కాపర్ లాసెస్ గా మాత్రమే చూడబోతున్నాము మరియు అవి వాస్తవానికి Pcurated రేటెడ్ కాపర్ లాసెస్ అవుతాయి కాబట్టి రెండవ విషయం ఐరన్ లాసెస్ నెగ్లెక్ట్ చేయబడ్డాయి కావున ఇవి ఓపెన్ సర్క్యూట్ టెస్ట్ మరియు షార్ట్ సర్క్యూట్ టెస్ట్ సమయంలో మనం ఊహించుకునే విషయాలు ఇప్పుడు ట్రాన్స్ఫార్మర్ యొక్క ఎఫిషియన్సీని చూద్దాం ప్రాథమికంగా ట్రాన్స్ఫార్మర్ యొక్క ఎఫిషియన్సీ అవుట్పుట్ఇన్పుట్ అవుతుంది కావున అవుట్పుట్ నేను దీనిని V2I2cos2 అని వ్రాస్తాను ఇక్కడ cos2 వాస్తవానికి లోడ్ యొక్క పవర్ ఫ్యాక్టర్ హారం నందు OutputPcuPi అవుతుంది కాబట్టి ఐరన్ లాసెస్ మరియు కాపర్ లాసెస్ ను కలపాల్సిన అవసరం ఉంది తద్వారా అది ఇన్పుట్ ను ఇస్తుంది కావున నన్ను దీనిని V2I2cos2V2I2cos2I22R2Pi అని వ్రాయనివ్వండి నేను రేటెడ్ వోల్టేజ్ మరియు రేటెడ్ ఫ్రీక్వెన్సీల వద్ద ట్రాన్స్ఫార్మర్ను ఆపరేట్ చేసేంతవరకు నాకు ప్రాథమికంగా ఐరన్ లాస్ స్థిరంగా ఉంటుంది కాబట్టి Pi స్థిరంగా కలిగి ఉంటాను కాబట్టి నేను దీనిని ఐరన్ లాసెస్ లేదా కాన్స్ టెంట్ లాసెస్ అని పిలుస్తాను లేదా ఇది హిస్టెరిసిస్ లాస్ మరియు ఎడ్డీ కరెంట్ లాస్ ల మొత్తం అని చెప్పగలను ఇప్పుడు నన్ను ఏ కండీషన్ వద్ద ఎఫిషియన్సి విలువ గరిష్టం గా అవుతుందో వ్రాయనివ్వండి ఇది ఏ కండీషన్ వద్ద అవుతుందో డిరైవ్ చేయడానికి ప్రయత్నిస్తాను నన్ను V2I2cos2V2I2cos2I22R2Pi ఎక్స్ప్రెషన్ ను వ్రాయనివ్వండి ఇది ఎఫిషియన్సి కాబట్టి నన్ను వేర్వేరు లోడ్ కండీషన్లలో వ్రాయనివ్వండి నేను I2ను వేరు వేరుగా కలిగి ఉండబోతున్నాను అందువలన ఎఫిషియన్సిని నేను I2తో డిఫరెన్షియేట్ చేస్తాను మరియు నేను దానిని సున్నా కు సమానం చేస్తాను ఈ సందర్భంలో నేను వాస్తవానికి ఇలా కలిగి ఉండబోతున్నాను నన్ను వ్రాయనివ్వండి నన్ను సరిగ్గా లవాన్ని మరియు హారాన్ని I2తో విభజించనివ్వండి అందువలన నేను V2cos2V2cos2I2R2PiI2 అని వ్రాయగలను ఇది ఎఫిషియన్సికి సమానం కాబట్టి నేను దీన్ని డిఫరెన్షియేట్ చేసేటప్పుడు ప్రధానంగా హారం మాత్రమే డిఫరెన్షియేట్ చేయవలసి ఉంటుంది మరేమీ లేదు కాబట్టి నేను దీనిని డిఫరెన్షియేట్ చేస్తే అది సరిపోతుంది ఎందుకంటే ఇది కాన్స్టెంట్గా కనిపిస్తుంది ప్రాథమికంగా నేను దీనిని డిఫరెన్షియేట్ చేసినప్పుడు నేను ddI2I2R2PiI2 కలిగి ఉంటాను కావున నేను ప్రాథమికంగా దీన్ని I2R2PiI2 ను డిఫరెన్షియేట్ చేయవలసి ఉంటుంది అందువలన నేను దీనిని డిఫరెన్షియేట్ చేసినప్పుడు నేను I22R2Piగా పొందుతాను ఎక్స్ప్రెషన్ ను నేను డిఫరెన్షియేట్ చేసి 0 కి సమానం చేసినప్పుడు ఇదే నేను పొందబోతున్నాను ఇది నేను పొందబోతున్నాను అంటే PCUPironloss అయినప్పుడు అది గరిష్ట ఎఫిషియన్సి కండీషన్ ను సూచిస్తుంది ఇది గరిష్ట ఎఫిషియన్సి కండీషన్ ఈ కండిషన్ ను నన్ను స్పష్టంగా అర్థం చేసుకోనివ్వండి PCUratedI2rated2R2 అవుతుంది PCU మరే ఇతర లోడ్ వద్ద బహుశా Prated నందు x వద్ద నేను కరెంట్ xIrated కు సమానంగా ఉంటుంది అని రాయాలి కాబట్టి నేను PCU ని ఇతర లోడ్ వద్ద2Req అని వ్రాయగలను ఇది వాస్తవానికి 2PCUrated అవుతుంది కావున ఒకవేళ ట్రాన్స్ఫార్మర్ PCUrated ను 200 W మరియు Pi ని 100W గా కలిగి ఉంటే ఏ లోడ్ వద్ద PCU100 W కి సమానం అవుతుందో ఆ లోడ్ వద్ద ఎఫిషియన్సి గరిష్టంగా ఉంటుంది అని నేను చెప్పగలను అందువలన నేను దీనిని x2PCUrated Pironఅని వ్రాయగలను కాబట్టి ఇది x2200 100 W కాబట్టి x 12 కాబట్టి రేటెడ్ లోడ్లో 70 7 శాతం లోడ్ ఉన్నప్పుడు ఈ నిర్దిష్ట ట్రాన్స్ఫార్మర్ కు ఎఫిషియన్సి గరిష్టంగా ఉంటుంది వాస్తవానికి ఎఫిషియన్సి మరియు లోడ్ కండిషన్ను ప్లాట్ చేయడానికి నేను ప్రయత్నిస్తే ఇది 100 శాతం ఇది 50 శాతం అని అనుకుందాము కాబట్టి 70 ఇక్కడ ఎక్కడో ఉంటుంది కావున నేను బహుశా ఎఫిషియన్సి 0 తో మొదలవుతుంది మరియు అది ఈ కండిషన్ వద్ద గరిష్ట విలువ చేరుకుంటుంది మరియు అది మళ్ళీ తగ్గిపోవటం ప్రారంభమవుతుంది కాబట్టి ఇది గరిష్ట ఎఫిషియన్సి ట్రాన్స్ఫార్మర్ యొక్క గరిష్ట ఎఫిషియన్సి కండిషన్ ఏమిటి అనడానికి అర్థం ఇదే ట్రాన్స్ఫార్మర్ కోసం ప్రధానంగా రెండు ప్రధాన పనితీరు పెరామీటర్లు ఉన్నాయని మనము ఇప్పటికే చెప్పుకున్నాము ఒకటి మనం ఇప్పటికే మాట్లాడిన ఎఫిషియన్సి రెండవది రెగ్యులేషన్ అవుతుంది లోడ్ పవర్ మరియు పవర్ ఫ్యాక్టర్ తో సంబంధం లేకుండా అవుట్పుట్ వోల్టేజ్ స్థిరంగా ఎంత బాగా నిర్వహించబడుతుందనే దాని గురించి రెగ్యులేషన్ తెలియజేస్తుంది వోల్టేజ్ రెగ్యులేషన్ అంటే అర్థం ఇదే మన ఉద్దేశ్యం ఏమిటంటే ఇది 200100 V ట్రాన్స్ఫార్మర్ అని అనుకుంటే నేను లోడ్ తో సంబంధం లేకుండా 200V అప్లై చేస్తే అవుట్పుట్ వోల్టేజ్ 100 V వద్ద ఉంటుందా లేదా ఎఫిషియన్సి రెగ్యులేషన్ అంటే అర్థం ఇదే కాబట్టి వాస్తవానికి మనం ట్రాన్స్ఫార్మర్ ఈక్వివలెంట్ సర్క్యూట్ను చూసినప్పుడు మనము Req మరియు Xeq కలిగి ఉన్నాము మనము ఇక్కడ V1 ను అప్లై చేస్తాము మరియు మనకు ఇక్కడ వస్తున్నది V2లేదా VL మనము పారలల్ కాంపొనెంట్స్ ను నెగ్లెక్ట్ చేస్తున్నాము మనకు కొన్ని పారలల్ కాంపొనెంట్స్ కొంతవరకు ఇలా ఉన్నాయి కానీ వాస్తవానికి మనము వాటిని నెగ్లెక్ట్ చేయాలనుకుంటున్నాము ఎందుకంటే ఇవి చాలా చిన్న కరెంట్ లను కలిగి ఉంటాయి కరెంట్ నిజంగా చిన్న విలువ ఉంటుంది Irated లో కరెంట్ 5 శాతం కన్నా తక్కువగా ఉంటుంది కావున నేను దానిని విస్మరించగలను కాబట్టి నాకు డ్రాప్ అనగా V1 V2 అనేది ప్రాథమికంగా ReqjXeqILoad గా ఉంటుంది వాస్తవానికి ఇక్కడ ILoad ప్రవహిస్తున్నది ఇది ILoad కాబట్టి నేను పారలల్ కాంపొనెంట్స్ ను నెగ్లెక్ట్ చేయగలను అందువల్ల ReqjXeqILoad వోల్టేజ్ డ్రాప్ అవుతుందని నేను చెప్పగలను కాబట్టి వోల్టేజ్ డ్రాప్ ReqjXeqILoad అవుతుంది మరియు నేను ILoadను పవర్ ఫ్యాక్టర్ తో పాటు చూడాలి లేకపోతే అది అర్ధవంతం కాదు కాబట్టి ఇప్పుడు నేను దీనిని Vdrop అని పిలుస్తే నేను రెగ్యులేషన్ ను శాతంలో చెప్పగలను అది VdropVrated100 అవుతుంది ఇది రెగ్యులేషన్ శాతం ఒకవేళ నేను ఫేజర్ డయాగ్రమ్ ను గీస్తే ఇది నా వోల్టేజ్ అని నేను చెప్పాలి ఇది వాస్తవానికి V2లేదా లోడ్ వోల్టేజ్ ఇప్పుడు బహుశా నా కరెంట్ కొంత యాంగిల్ వెనుకబడి ఉండవచ్చు అని నేను అనుకుంటున్నాను దీనిని నేను I2 లేదా ILoad∠L అని పిలుస్తాను ఇది లోడ్ పవర్ ఫ్యాక్టర్ యాంగిల్ ఇప్పుడు నేను I2Req అంటే ఏమిటో చూడటానికి ప్రయత్నిస్తే అది దీనికి సమాంతరంగా ఉంటుంది ఇది I2Req దీనికి లంబంగా I2Xeqఉంటుంది మరియు ఈ రెండింటి మొత్తంగా నేను ఇక్కడ చూస్తున్నది I2Zeq అవుతుంది ఒకవేళ నేను దీన్ని నిజంగా పొడిగించినట్లయితే దయచేసి ఈ యాంగిల్ గుర్తించండి నేను ఇక్కడ పొడిగించినట్లయితే ఈ యాంగిల్ L కు సమానంగా ఉంటుంది అయితే ఈ మొత్తం యాంగిల్ నేను ట్రాన్స్ఫార్మర్ యొక్క స్వాభావిక ఇంపెడెన్స్ యాంగిల్ eqగా పిలవబోతున్నాను ఇప్పుడు నేను ఈ రెండు I2ZeqV2లను కలిపినప్పుడు మొత్తం వోల్టేజ్ V1 నాకు లభిస్తుంది వాస్తవానికి నేను ఈ మొత్తం విషయాన్ని అతిశయోక్తి పద్ధతిలో గీసాను ఇప్పుడు నేను V1 V2I2Zeq అని చెప్పగలను కావున ఇది వోల్టేజ్ డ్రాప్ అవుతుంది నేను ఈ పాయింట్ ను O అని పిలవనివ్వండి ఈ పాయింట్ P గా ఈ పాయింట్ Q గా ఈ పాయింట్ R గా పిలుస్తాను కాబట్టి నేను 2OPOQ22 అని చెప్పగలను మరియు OP అంటే ఏమిటో నేను వ్రాస్తే OP V2 OR V1 కాబట్టి నేను ఈ 2ను నెగ్లెక్ట్ చేస్తే నేను దీనిని OR OP OQ అని వ్రాయగలను కాబట్టి OQ నా రెగ్యులేషన్ అవుతుంది ఈ యాంగిల్ చిన్నది అయితే అప్పుడు నేను ఈ వోల్టేజ్ డ్రాప్ యొక్క ఈ వర్టికల్ భాగాలను విస్మరించగలను కాబట్టి ఈ యాంగిల్ నేను ఈ యాంగిల్ ఏమిటో వ్రాయడానికి ప్రయత్నిస్తే ఈ యాంగిల్ eq L గా ఉంటుంది కాబట్టి eq L యొక్క గుర్తును మనము నెగ్లెక్ట్ చేస్తున్నాము అది నెగ్లెక్ట్ చేయబడింది అందువలన నేను ఇప్పుడు V1 V2 OQ అని వ్రాయగలను కాబట్టి నేను ప్రాథమికంగా OQ అంటే ఏమిటో రాస్తున్నాను కావున నన్ను OQ అంటే ఏమిటో వ్రాయనివ్వండి మీరు చూస్తే OQI2Zeqcos అవుతుంది ఇది నా OQ గా ఉంటుంది కాబట్టి వోల్టేజ్ డ్రాప్ OQI2Zeqcoseq Lకు సమానం అని నేను చెప్తాను కాబట్టి ఈ సందర్భంలో నేను దీనిని I2Zeq అని వ్రాయగలను మీకు cos విస్తరణ గురించి బాగా తెలుసు కావున నేను I2ZeqcoseqcosLZeqsineqsinL అని వ్రాయగలను cos cosA cosB sinA sin B మనము తప్పనిసరిగా ఈ Zeqcoseq ను షార్ట్ సర్క్యూట్ టెస్ట్ లో ఇప్పటికే రాసినట్టుగా Reqఅని వ్రాయగలము అలా అది తప్పనిసరిగా ReqcosLXeqsinL అవుతుంది కావున ఇది వోల్టేజ్ డ్రాప్ regulationI2ReqcosLXeqsinLVrated100 రెగ్యులేషన్ అంటే ఇదే ఇది రెగ్యులేషన్ యొక్క అప్రాక్సిమేట్ విలువ ఇప్పుడు దీని ద్వారా మనం పవర్ ఫ్యాక్టర్ లాగింగ్ గా ఉంటే cosL పాజిటివ్ అని అయితే sinLనెగిటివ్ గా ఉంటుంది అని చెప్పగలము మరియు దయచేసి ఈ ఎక్స్ప్రెషన్ పవర్ ఫ్యాక్టర్ ను లాగింగ్ గా ఊహిస్తూ డిరైవ్ చేశామని గుర్తుంచుకోండి అందుకే మనకు cos వచ్చింది మనం VdropILReqcosLXeqsinL అని వ్రాశాము ఒకవేళ పవర్ ఫ్యాక్టర్ లీడింగ్ అయితే నేను sinLకు వ్యతిరేక గుర్తు కలిగి ఉండబోతున్నాను అంటే నేను దీనికి పాజిటివ్ గుర్తు కలిగి ఉండబోతున్నాను కావున VdropILఅవుతుంది అందువలన మనకు లీడింగ్ పవర్ ఫ్యాక్టర్ ఉన్నప్పుడల్లా ఈ ReqcosL XeqsinLఒకదానితో ఒకటి క్యాన్సిల్ అవుతాయి మరియు మనకు ఎటువంటి డ్రాప్ రాకపోవచ్చు ఒకవేళ XeqsinL మొత్తం ReqcosL మీద ఆధిపత్యం చెలాయించగలిగితే మనకు పాజిటివ్ రెగ్యులేషన్ లభిస్తుంది కావున లాగింగ్ పవర్ ఫ్యాక్టర్ దగ్గర సెకండరీ టెర్మినల్స్ వద్ద వోల్టేజ్ పడిపోతుంది అయితే లీడింగ్ పవర్ ఫ్యాక్టర్ వద్ద సెకండరీ టెర్మినల్స్ వోల్టేజ్ లాగింగ్ లోడ్ల మాదిరిగా పడిపోదు వాస్తవానికి వోల్టేజ్ పెరుగుతుంది బహుశా అది పడిపోకపోవచ్చు అది పెరగవచ్చు అందువలన మనకు కెపాసిటివ్ లోడ్ ఉన్నప్పుడల్లా మనము సెకండరీ వోల్టేజ్ పెరగడాన్ని చూస్తాము దీనితో మన చర్చ ముగుస్తుంది ఇప్పటివరకు మనం చూసినది ఈక్వివలెంట్ సర్క్యూట్ పెరామీటర్లు మనము OC మరియు SC టెస్ట్ లను చూశాము మనము రెగ్యులేషన్ ను చూశాము మనము ఎఫిషియన్సిని చూశాము ఇప్పుడు మనం చర్చించ వలసిన మరికొన్ని విషయాలు ఆటోట్రాన్స్ఫార్మర్ లేదా వేరియాక్ మనం నిజంగా దీనిని ఎలా కనెక్ట్ చేస్తాము ఇది సింగిల్ వైండింగ్ ట్రాన్స్ఫార్మర్ గా ఉంటుంది మనము దీనిని చూస్తాము తరువాత మనం కరెంట్ ట్రాన్స్ఫార్మర్ మరియు పొటెన్షియల్ ట్రాన్స్ఫార్మర్ లను కూడా చూస్తాము వీటిని మనము ప్రాథమికంగా వోల్టేజ్ మరియు కరెంటు లను మెజర్ చేసేందుకు ఉపయోగిస్తాము కాబట్టి సాధారణంగా అవి ఇన్స్ట్రుమెంటేషన్లో ఉపయోగించబడతాయి అందువలన కొన్నిసార్లు వాటిని ఇన్స్ట్రుమెంట్ ట్రాన్స్ఫార్మర్స్ అని కూడా పిలుస్తారు ఈ విషయాలతో ముగించిన తరువాత మనము 3 ఫేజ్ ట్రాన్స్ఫార్మర్లను కూడా పరిశీలిస్తాము తరువాత చివరిగా ట్రాన్స్ఫార్మర్ల పారలల్ ఆపరేషన్ను చూస్తాము కాబట్టి ఇది 3 నుండి 4 లెక్చర్స్ పడుతుంది దీని గురించి కూడా చర్చించబడుతుంది కాబట్టి ఇది పూర్తయిన తర్వాత ఈ నాలుగు విషయాలు తీసుకుంటాము ఈక్వివలెంట్ సర్క్యూట్ పెరామీటర్లు ఓపెన్ సర్క్యూట్ షార్ట్ సర్క్యూట్ టెస్ట్ రెగ్యులేషన్ మరియు ఎఫిషియన్సి పూర్తి చేశాము తరువాత మనము ఈ విషయాలను తీసుకుంటాము OC SC టెస్ట్ రెగ్యులేషన్ మరియు ఎఫిషియన్సిపై మనము మరికొన్ని సమస్యలను పరిష్కరిస్తాము ఇది మీరు ఇప్పటికే అర్థం చేసుకున్న దానికంటే మరింత అవగాహనను స్పష్టంగా ఇస్తుంది